నమస్కారం కాబట్టి ఈ రోజు మనం ఈ ఉపన్యాసంలోని వివిధ సర్క్యూట్ ఎలిమెంట్ ల గురించి చర్చిస్తాము సాధారణంగా మన ఎలక్ట్రికల్ సర్క్యూట్లలోని ప్రధాన పాశివ్ ఎలిమెంట్ లయిన రెసిస్టర్ కెపాసిటర్ మరియు ఇండక్టర్ కాబట్టి ఈ రోజు మనం రెసిస్టర్ లు కెపాసిటర్లు మరియు ఇండక్టర్ ల యొక్క వివిధ లక్షణాలను చర్చిస్తాము రెసిస్టర్ అనే మొదటి ఎలిమెంట్ తో ప్రారంభిద్దాం కాబట్టి రెసిస్టెన్స్ అంటే ఏమిటో చూద్దాం రెసిస్టెన్స్ అనేది ఫిజికల్ ప్రాపర్టీ లేదా కరెంట్ ను నిరోధించే ఎలిమెంట్ యొక్క సామర్థ్యం కాబట్టి ప్రాథమికంగా ఒక నిర్దిష్టమైన ఎలిమెంట్ లో కరెంట్ ప్రవహించి నప్పుడల్లా అది కరెంట్ ప్రవాహాన్ని వ్యతిరేకించడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఎలిమెంట్ యొక్క ఈ ప్రాపర్టీని రెసిస్టెన్స్ అంటారు ఇప్పుడు మీరు ఈ రెసిస్టెన్స్ ను ఎలా సూచిస్తారు దాని సింబల్ R కాబట్టి సాధారణంగా మీరు లిటరేచర్ లో R సింబల్ ను సాధారణంగా రెసిస్టెన్స్ కోసం ఉపయోగిస్తారు మరియు దీనిని ఓం లలో కొలుస్తారు ఏదైనా పదార్థం యొక్క రెసిస్టెన్స్ ఎలిమెంట్ ఏరియా మరియు ఎలిమెంట్ యొక్క పొడవుపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రాథమికంగా మీరు ఏరియా A మరియు పొడవు l యొక్క ఒక నిర్దిష్ట ఎలిమెంట్ యొక్క క్రాస్ సెక్షన్ను చూసినట్లయితే ఆ నిర్దిష్ట మూలకం యొక్క రెసిస్టెన్స్ RlA చే ఇవ్వబడుతుంది దీని అర్థం అనేది ఓం మీటర్లలో సూచించబడే మెటీరీయల్ రెసిస్టివిటీ l ఎలిమెంట్ యొక్క పొడవు మరియు A ఎలిమెంట్ యొక్క క్రాస్ సెక్షనల్ వైశాల్యం కాబట్టి ఈ రెండు ఆ ఎలిమెంట్ యొక్క లక్షణాలు ఇవి మెటీరియల్ యొక్క రెసిస్టెన్స్ తో కలిసి ఆ ఎలిమెంట్ యొక్క రెసిస్టెన్స్ ల విలువ ఏమిటో నిర్వచిస్తాయి కాబట్టి సాధారణ సర్క్యూట్ ఎలిమెంట్ లలో రెసిస్టెన్స్ అనేది సర్వసాధారణం మరియు వివిధ లిటరేచర్ మరియు పుస్తకాలలో రెసిస్టెన్స్ ను సూచిస్తున్న ఈ రకమైన బొమ్మను మీరు చూస్తారు లిటరేచర్ లోకి రెసిస్టెన్స్ ప్రాపర్టీ ఎలా వచ్చింది జార్జ్ సైమన్ ఓం జర్మన్ భౌతిక శాస్త్రవేత్త అతను రెసిస్టర్ కోసం కరెంట్ మరియు వోల్టేజ్ మధ్య సంబంధాన్ని అభివృద్ధి చేశాడు ఈ సంబంధాన్ని ఓమ్స్ లా Ohms law అని పిలుస్తారు దీనిని జర్మన్ భౌతిక శాస్త్రవేత్త ఇచ్చారు ఇప్పుడు ఓమ్స్ లా Ohms law ఏమి చెబుతుంది ఓమ్స్ లా Ohms law యొక్క చట్టం ప్రకారం ఒక నిర్దిష్ట రెసిస్టర్ లోని వోల్టేజ్ V కరెంట్ I కి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది అది ఆ రెసిస్టర్ ద్వారా ప్రవహిస్తుంది కాబట్టి V కరెంట్ I కి అనులోమానుపాతంలో ఉందని మీరు సూచించవచ్చు ఇప్పుడు ఓం ఒక కాంస్టెంట్ ని నిర్వచిస్తుంది దీనిని ఈ ప్రత్యేక సమీకరణానికి ప్రొపొర్షనాలిటీ కాంస్టెంట్ అని పిలుస్తారు మరియు అది R చే సూచించబడుతుంది మరియు అక్కడ నుండి సమీకరణం ViR వచ్చింది కాబట్టి ఈ ప్రొపొర్షనాలిటీ కాంస్టెంట్ అనేది ఆ ఎలిమెంట్ యొక్క రెసిస్టెన్స్ దీని ద్వారా కరెంట్ ప్రవహిస్తుంది కాబట్టి ఇప్పుడు పై సమీకరణం నుండి మీరు రెసిస్టెన్స్ అనేది R ఏమీ కాదని వోల్టేజ్ V కరెంట్ తో విభజించబడింది అని చెప్పవచ్చు కాబట్టి 1 ఓం కోసం మీరు ఏమి చెబుతారు మీరు 1 ఓం అనేది 1 వోల్ట్ పర్ ఆంపియర్ తప్ప మరొకటి కాదు ఇప్పుడు రెసిస్టెన్స్ R యొక్క విలువ సున్నా నుండి ఇన్ఫినిటీ కి మారుతుంది ఇప్పుడు రెసిస్టెన్స్ విలువ R సున్నా అయితే ఆ నిర్దిష్ట ఎలిమెంట్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి మీరు ఎలక్ట్రికల్ వైర్ తీసుకుంటే R యొక్క విలువ సున్నా అని మీరు అనుకుంటారు ఎందుకంటే మీరు ఆ తీగను 2 నోడ్ల మధ్య కనెక్ట్ చేస్తే 2 నోడ్లు షార్ట్ సర్క్యూట్ అవుతాయి అయినప్పటికీ ఇది ఐడియల్ స్థితిలో మాత్రమే ఉంది ఎందుకంటే ప్రాక్టికల్ సినారియో లో అన్ని ఎలక్ట్రికల్ వైర్లు వాటి స్వంత రెసిస్టెన్స్ లను కలిగి ఉంటాయి ఇతర రెసిస్టివ్ ఎలిమెంట్ తో పోలిస్తే ఇది చిన్నది అయినప్పటికీ దీనిని ఇంకా పరిగణించాల్సిన అవసరం ఉంది కానీ ఐడియల్ స్థితిలో మనము ఆ ఎలిమెంట్ యొక్క విలువ సున్నా అని అనుకుంటాము కాబట్టి R యొక్క విలువ సున్నా అయినప్పుడు మనము దీనిని సాధారణంగా షార్ట్ సర్క్యూట్ కండిషన్ అని పిలుస్తాము కాబట్టి షార్ట్ సర్క్యూట్ స్థితిలో ఏమి జరుగుతుంది V యొక్క విలువ I R అంటే అది సున్నాకి సమానం కాబట్టి షార్ట్ సర్క్యూట్ స్థితిలో ఎలిమెంట్ అంతటా వోల్టేజ్ సున్నా అవుతుంది అదేవిధంగా R యొక్క విలువ ఇన్ఫినిటీ అయితే R సున్నా నుండి ఇన్ఫినిటీ వరకు ఉంటుంది తదుపరి సరిహద్దు పరిస్థితిలో R ఇన్ఫినిటీ కి సమానం మీరు సర్క్యూట్ను ఓపెన్ సర్క్యూట్గా పరిగణిస్తారు ఆ ఓపెన్ సర్క్యూట్ స్థితిలో కరెంట్ I ఏమిటి I యొక్క విలువ vR తప్ప మరొకటి కాదని మీరు తెలుసుకోవచ్చు మరియు దీని విలువ సున్నాకి సమానం కాబట్టి ఓపెన్ సర్క్యూట్ స్థితిలో ఆ ఎలిమెంట్ ద్వారా ప్రవహించే కరెంట్ సున్నా అవుతుంది ఇప్పుడు సర్క్యూట్ అనాలిసిస్ లో మరొక ఉపయోగకరమైన అంశం రెసిస్టెన్స్ యొక్క రెసిప్రొకల్ దీనిని కండక్టెన్స్ అని పిలుస్తారు మరియు G చేత సూచిస్తారు ఇప్పుడు ఇది ఒక ఎలిమెంట్ కరెంట్ ప్రవాహాన్ని ఎంతవరకు నిర్వహించగలదో గుర్తించే పరామితిగా నిర్వచించబడింది కాబట్టి ఇది రెసిస్టెన్స్ R కు వ్యతిరేకం R అనేది కరెంట్ ప్రవాహాన్ని నిరోధించడానికి ఏదైనా ఎలిమెంట్ యొక్క లక్షణం తప్ప మరొకటి కాదు కండక్టెన్స్ అనేది నిర్దిష్ట కరెంట్ ప్రవాహాన్ని ఎంతవరకు అనుమతించగలదో చెబుతుంది G1Riv కాబట్టి కండక్టెన్స్ యొక్క యూనిట్ సీమెన్స్లో ఇవ్వబడింది లేదా ప్రత్యామ్నాయంగా మీరు మో అని చెప్పవచ్చు మో అనేది ఓంకు వ్యతిరేకం తప్ప మరొకటి కాదు ఇప్పుడు దీనిని గణితశాస్త్రపరంగా ఇలా వ్యక్తీకరించవచ్చు G1Riv కాబట్టి ఇప్పుడు కండక్టెన్స్ 1 సీమెన్ లేదా 1 మో లేదా 1 ఆంపియర్ పర్ వోల్ట్ గా వ్యక్తీకరించబడుతుంది ఇప్పుడు ఓమ్ లేదా రెసిస్టెన్స్ మరియు ఓం లేదా సీమెన్స్ పరంగా అదే రెసిస్టెన్స్ ను వ్యక్తీకరించవచ్చు అంటే 1 రెసిస్టెన్స్ 10 ఓంలను రెసిస్టెన్స్ గా మీరు చెప్పగలిగిన విధంగా కలిగి ఉంటే ఆ ఎలిమెంట్ 0 1 mho ను కండక్టెన్స్ గా కలిగి ఉంటుంది ఇప్పుడు ఒక రెసిస్టర్ లో వెదజల్లుతున్న పవర్ ని మీరు ఎలా లెక్కిస్తారో చూద్దాం రెసిస్టర్ లో వెదజల్లుతున్న శక్తిని రెసిస్టెన్స్ R మరియు వోల్టేజ్ మరియు కరెంట్ వంటి ఎలిమెంట్ పరంగా వ్యక్తీకరించవచ్చు కాబట్టి ఇప్పుడు మొదటి ఉపన్యాసంలో pvi అనే పవర్ సమీకరణాన్ని పొందాము ఇప్పుడు మనకు లభించిన ఓమ్స్ లా Ohms lawను రూపొందించండి మనకు viR వచ్చింది కాబట్టి మీరు వీటిని కలిపితే మీకు పవర్ విలువ లభిస్తుంది pvii2Rv2R కాబట్టి ప్రత్యామ్నాయంగా వెదజల్లుతున్న పవర్ కూడా కండక్టెన్స్ పరంగా వ్యక్తీకరించబడుతుంది కాబట్టి మీరు R ని ఎక్కడ చూసినా R ను R ద్వారా 1G తో భర్తీ చేస్తే మీరు కండక్టెన్స్ పరంగా పవర్ విలువను పొందుతారు pviv2Gi2G ఇప్పుడు మనం ఇప్పుడే చర్చించిన సిద్ధాంతాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం అంటే 5 కిలో ఓం రెసిస్టెన్స్ కలిగిన రెసిస్టర్ అంతటా 30 వోల్ట్ వోల్టేజ్ వర్తించబడుతుంది రెసిస్టర్ ద్వారా గ్రహించిన కరెంట్ కండక్టెన్స్ మరియు పవర్ ను లెక్కించండి కాబట్టి ఇక్కడ రెసిస్టర్ అంతటా వోల్టేజ్ V 30 వోల్ట్ అప్పుడు కరెంట్ ivR3051036 mA ఇప్పుడుకండక్టెన్స్ ఏమిటి G1R151030 2mS ఇప్పుడు రెసిస్టర్ ద్వారా వెలువడుతున్న లేదా గ్రహించే పవర్ ని కనుగొనడానికి ప్రయత్నిద్దాం మనము ఇప్పటివరకు చర్చించిన ఏదైనా సూత్రాన్ని మీరు ఉపయోగించవచ్చు pvi ని తీసుకుందాం కాబట్టి మీరు విలువ v మరియు i ను ఉంచినప్పుడు మీరు నేరుగా 180 మిల్లీ వాట్ల వెలువడుతున్న విద్యుత్ విలువను పొందుతారు అదేవిధంగాpi2R కాబట్టి కరెంట్ i విలువను ఉంచండి కాబట్టి మీరు i2R విలువను మళ్ళీ ప్రతిక్షేపిస్తే 180 మిల్లీ వాట్ల పవర్ యొక్క అదే విలువను మీరు పొందుతారు ఇప్పుడు మూడవ ఎంపిక మీరు కండక్టెన్స్ సహాయంతో లెక్కించవచ్చు అంటే pv2G మీరు మళ్ళీ 180 మిల్లీ వాట్ల విలువను పొందుతారు కాబట్టి మీరు పవర్ ని లెక్కించడానికి ఉపయోగించాలనుకునే ఏదైనా సూత్రాన్ని ఉపయోగించవచ్చు చివరికి మీరు అదే విలువను పొందుతారు ఇప్పుడు మరొక ఉదాహరణ తీసుకుందాం ఒకవేళ ఒక వోల్టేజ్ సోర్స్ 20 πt V వోల్టేజ్ ను 5 k రెసిస్టెన్స్ కలిగిన రెసిస్టర్ అంతటా వర్తింపజేసిందని అనుకుందాం రెసిస్టర్ ద్వారా ప్రవహిస్తున్న కరెంట్ ను ఎలా లెక్కిస్తారు మరియు రెసిస్టర్ ద్వారా ఎంత పవర్ గ్రహించబడుతుంది తేలికగా ఈ సూత్రాన్ని ఉపయోగించండి ivR20sin πt 51034 πt mA ఇప్పుడు పవర్ p విలువను కనుగొనడానికి pvi80πt mW ఇప్పుడు కెపాసిటెన్స్ అని పిలువబడే మరొక ఎలిమెంట్ ను పరిశీలిద్దాం కెపాసిటర్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం కాబట్టి కెపాసిటర్ దాని విద్యుత్ క్షేత్రంలో ఎనర్జీని నిల్వ చేయడానికి తయారు చేసిన ఒక పాశివ్ ఎలిమెంట్ కాబట్టి కెపాసిటర్ సాధారణంగా రెండు కండక్టింగ్ ప్లేట్లను ఉపయోగించి నిర్మించబడుతుంది వీటిని ఇన్సులేటర్ లేదా డై ఎలెక్ట్రిక్ ద్వారా వేరు చేస్తారు ఇప్పుడు మీరు కెపాసిటర్ యొక్క ప్లేట్ల మీదుగా వోల్టేజ్ v ను వర్తించేటప్పుడు ఛార్జ్ q కెపాసిటర్ యొక్క ఒక ప్లేట్ మీద జమ చేయబడుతుంది మరియు ఛార్జ్ q కెపాసిటర్ యొక్క మరొక ప్లేట్ మీద జమ చేయబడుతుంది కాబట్టి కెపాసిటర్ ఛార్జ్ లను నిల్వ చేసే ఒక ఎలిమెంట్ అని మీరు చెప్పగలరు ఇప్పుడు నిల్వ చేసిన ఛార్జ్ మొత్తం ఎంత అది వోల్టేజ్ v కి నేరుగా ప్రపొర్షనల్ గా ఉంటుంది కాబట్టి నిల్వ చేయబడిన ఛార్జ్ q నేరుగా v కి ప్రపొర్షనల్ గా ఉందని చెప్పవచ్చు ఇప్పుడు మీరు C అని పిలువబడే మరొక ప్రపొర్షనాలిటీ కాంస్టెంట్ ను ప్రవేశపెట్టవచ్చు కాబట్టి ఇక్కడ C అంటే ఏమిటి C అనేది కాంస్టెంట్ ఆఫ్ ప్రపొర్షనాలిటీ దీనిని ఆ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ మరియు qCvఅవుతుంది కాబట్టి మీరు ఇప్పుడు కెపాసిటెన్స్ను ఎలా నిర్వచిస్తారు కెపాసిటర్ యొక్క ఒక ప్లేట్లో చార్జ్ యొక్క నిష్పత్తిని రెండు ప్లేట్ల మధ్య వోల్టేజ్ వ్యత్యాసంగా కెపాసిటెన్స్ అని నిర్వచించవచ్చు కాబట్టి అంతకుముందు qCv ని చూశాము కాబట్టి C q ద్వారా V అవుతుంది ఇది కెపాసిటర్ యొక్క 1 ప్లేట్లోని ఛార్జ్ కు రెండు ప్లేట్ల మధ్య వోల్టేజ్ వ్యత్యాసానికి కల రేషియో గా ఉంటుంది ఇప్పుడు దీనిని ఫారడ్స్లో కొలుస్తారు 1 ఫరాడ్ విలువ ఏమిటి 1 ఫరాడ్ అంటే ఏమీ కాదు 1 కూలంబ్ పర్ వోల్ట్ ఇప్పుడు కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ కూడా దాని భౌతిక పరిమాణంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు కెపాసిటర్ ప్లేట్లను చూస్తే అది రెండు ప్లేట్ కెపాసిటర్ లాగా వైశాల్యం A మరియు ప్లేట్ల మధ్య దూరం ఆ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ విలువను నిర్వచిస్తాయి కాబట్టి మీరు కెపాసిటెన్స్ C ని ఎలా నిర్వచిస్తారు CϵAd ఇక్కడ A అనేది ప్రతి ప్లేట్ యొక్క ఉపరితల వైశాల్యం d అనేది ప్లేట్ల మధ్య దూరం మరియు అనేది పలకల మధ్య విద్యుద్వాహకము యొక్క పెర్మిటివిటీ దీనిని F m లో కొలుస్తారు ఫ్రీ స్పేస్ యొక్క పెర్మిటివిటీ 8 85 x 10 12 F m గా ఇవ్వబడింది ఇప్పుడు ఒక కెపాసిటర్లో కరెంట్ మరియు వోల్టేజ్ కు కల సంబంధాన్ని పొందడానికి మన మొదటి ఉపన్యాసంలో మనం లెక్కించిన idqdt అనే సమీకరణాన్ని ఉపయోగించవచ్చు మరియు తరువాత మనం ఇప్పుడు చూసిన qCv ఉపయోగించవచ్చు కాబట్టి మీరు ఈ 2 సమీకరణాలను ఉపయోగిస్తే మీరు కరెంట్ I విలువను కనుగొనవచ్చు మీరు సమీకరణం యొక్క రెండు వైపుల టైమ్ కు సంబంధించిన డెరివేటివ్ ను తీసుకోవాలి కాబట్టి ఇది dqdtCdvdt అవుతుంది C అనేది కాంస్టెంట్ కాబట్టి దీనిని వేరు చేయలేము మీరు వేరు చేస్తే అది సున్నా అవుతుంది కాబట్టి dqdtCdvdt dqdt అంటే ఏమిటి ఇది కరెంట్ i కాబట్టి మీరు iCdvdt ను పొందుతారు కాబట్టి మీరు కెపాసిటర్ కోసం కరెంట్ i విలువను సులభంగా లెక్కించవచ్చు ఇప్పుడు మీరు ఇన్స్టంటేనియస్ పవర్ ని కనుగొనమని అడిగితే అప్పుడు మీరు ఇంతకుముందు లెక్కించిన vతో కరెంట్ ను గుణించాలి అప్పుడు మీకు ఇలా లభిస్తుంది pviCvdvdt ఇప్పుడు కెపాసిటర్లో నిల్వ చేసిన ఎనర్జీ ని లెక్కించడానికి మీరు ఈ పవర్ ని టైమ్ పరంగా ఇంటిగ్రేట్ చేయాలి మీరు నిల్వ చేసిన మొత్తం ఎనర్జీ విలువను పొందుతారు కాబట్టి విలువ ఏమిటి మీరు టైమ్ ట్ వద్ద మైనస్ ఇన్ఫినిటీ నుండి ఎప్పటికప్పుడు ఇంటిగ్రేట్ చేస్తారు ప్రత్యేకంగా మీరు నిల్వ చేసిన ఎనర్జీ విలువను తెలుసుకోవాలనుకుంటున్నారు w ∞tpdτC ∞tvdvddτCv ∞vtvdv12Cv2|vtv ∞ కాబట్టి మీ విలువ v ∞0 అని అర్థం మరియు మీరు నిర్దిష్ట సమయం t వద్ద vtవిలువను తీసుకుంటే అప్పుడు మీరు v గా మాత్రమే చెబుతారు కాబట్టి మీ మొత్తం ఎనర్జీ విలువ w12Cv2q22C కాబట్టి ఆ నిర్దిష్ట సూత్రాన్ని ఉపయోగించి q మరియు C పరంగా ఎనర్జీ W యొక్క విలువను కూడా తెలుసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఈ సమీకరణం కెపాసిటర్ యొక్క రెండు ప్లేట్ల మధ్య ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో నిల్వ చేయబడిన ఎనర్జీ ని సూచిస్తుంది కాబట్టి ఈ ఎనర్జీ ని తిరిగి పొందవచ్చు ఎందుకంటే ఇది ఐడియల్ కెపాసిటర్ కనుక ఇది ఎనర్జీ ని స్వయంగా అందువల్ల కెపాసిటర్ దాని ఎలెక్ట్రిక్ ఫీల్డ్ లో ఎనర్జీ ని నిల్వ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఎలిమెంట్ అని మీరు చెప్పగలరు ఇప్పుడు కెపాసిటర్ అంతటా ఉన్న వోల్టేజ్ టైమ్ కి సంబంధించి మారనప్పుడు కెపాసిటర్ ద్వారా కరెంట్ ప్రవాహం సున్నా అవుతుంది అంటే కెపాసిటర్ DC వోల్టేజ్ కోసం ఓపెన్ సర్క్యూట్ లాగా పనిచేస్తుంది ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకోండి 3 పిఎఫ్ కెపాసిటర్లో నిల్వ చేసిన ఛార్జ్ను 20 వోల్ట్తో వర్తింపజేయండి మీరు కేవలం qCv సూత్రాన్ని ఉపయోగిస్తారు మరియు మీరు దాని విలువను లెక్కిస్తారు q310 122060 pC ఇప్పుడు నిల్వ చేసిన ఎనర్జీ కోసం మీరు ఉపయోగిస్తారు w12Cv212310 12202600pJ ఇప్పుడు 5 μF కెపాసిటర్ అంతటా వోల్టేజ్ vt10cos 6000t V ఉంటే దాని గుండా కరెంట్ ప్రయాణాన్ని మీరు ఎలా లెక్కిస్తారు మీరు సూత్రాన్ని ఉపయోగించాలి itCdvdt510 6ddt10cos 6000t 510 6600010sin 6000t 0 3sin 6000t A ఇప్పుడు 2 μF కెపాసిటర్ అంతటా వోల్టేజ్ ను నిర్ణయించమని అడిగితే దాని ద్వారా కరెంట్ ఉంటే అది it6e 3000tmA ప్రారంభ కెపాసిటర్ వోల్టేజ్ సున్నా అని అనుకోండి కాబట్టి ఏమి జరుగుతుంది మీరు vt1C0tidtv and v00 v1210 60t6e 3000tdt10 31 e 3000t V ఇప్పుడు ఇండక్టెన్స్ అనే మూడవ ఎలిమెంట్ కి వద్దాం ఇప్పుడు ఇండక్టర్ మరొక పాశివ్ ఎలిమెంట్ ఇది నిల్వ చేయబడిన ఎనర్జీ కి డిజైన్ కానీ ఇక్కడ నిల్వ చేసిన ఎనర్జీ మాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో ఉంటుంది ఇండక్టర్ వైర్ యొక్క కాయిల్ కలిగి ఉంటుంది మరియు కరెంట్ ఒక ఇండక్టర్ గుండా వెళ్ళడానికి అనుమతించినప్పుడు ఇండక్టర్ అంతటా వోల్టేజ్ కరెంట్ యొక్క మార్పు రేటుకు నేరుగా ప్రపోర్షనల్ లో ఉన్నట్లు కనుగొనబడింది కాబట్టి దీని అర్థం v ∞didt కాబట్టి ఇప్పుడు మీరు దానిని ఈక్వాలిటీ గా మార్చితే vLdidt కాబట్టి ఈ ప్రపోర్షనాలిటీ కాంస్టెంట్ మరేమీ కాదు ఆ ఎలిమెంట్ యొక్క ఇండక్టెన్స్ ద్వారా వోల్టేజ్ ను కొలుస్తారు మరియు టైమ్ కి సంబంధించి కరెంట్ విలువ మారుతుంది కాబట్టి vLdidt అనేది ఇండక్టర్ యొక్క లక్షణము మరియు మీరు దీన్ని ఎలా సూచిస్తారు ఇది కాయిల్ రూపంలో సూచించబడుతుంది కాబట్టి ఈ విధమైన లిటరేచర్ లో మీరు చూసే చిహ్నం ఇది ఇండక్టర్ చిహ్నం తప్ప మరొకటి కాదు ఇప్పుడు ఇండక్టెన్స్ అంటే ఏమిటి ఇండక్టెన్స్ అనేది ఒక ఇండక్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ మార్పుకు వ్యతిరేకతను ప్రదర్శిస్తుంది మరియు హెన్రీలలో కొలుస్తారు కాబట్టి 1 హెన్రీ అంటే ఏమిటి 1 హెన్రీ అనేది ఆంపియర్కు 1 వోల్ట్ సెకను పర్ ఆంపియర్ తప్ప మరొకటి కాదు ఇండక్టర్ యొక్క ఇండక్టెన్స్ కూడా భౌతిక పరిమాణంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీకు కాయిల్ ఉంటే మరియు ఇండక్టెన్స్ విలువను తెలుసుకోవడానికి మిమ్మల్ని అడిగినట్లు అనుకుందాం కాయిల్ క్రాస్ సెక్షనల్ ఏరియా A అని మరియు పొడవు l అని చెప్పండి కాబట్టి ఈ రకమైన ఇండక్టర్ కోసం మీ ఇండక్టెన్స్ విలువ LN2μAl N అనేది టర్న్ ల సంఖ్య A అనేది క్రాస్ సెక్షనల్ ఏరియా l అనేది ఇండక్టర్ యొక్క పొడవు మరియు అంటే ఏమిటి ఇండక్టర్ కోర్ యొక్క పెర్మియబిలిటీ కాబట్టి దీనితో మీరు ఈ విలువను లెక్కించవచ్చు LN2μAl కాబట్టి ఇప్పుడు మీరు ఏమి వ్రాయగలరు మీరు ఇలా వ్రాయవచ్చు di1Lvdt కాబట్టి ఇండక్టర్ కి పంపిణీ చేయబడిన పవర్ ని తెలుసుకోవడానికి మీరు వ్రాస్తారు pviLdidti ఇప్పుడు a లో ఎంత శక్తి నిల్వ చేయబడిందో తెలుసుకోవడానికి మిమ్మల్ని అడిగితే w ∞tpdτL ∞tididdτLi ∞itidi12Li2|iti ∞ ఇప్పుడు ప్రారంభ స్థితిలో t ∞ సున్నా i ∞0 అని అనుకుంటాము కాబట్టి చివరకు మనకు ఏమి లభిస్తుంది నిల్వ చేసిన మొత్తం ఎనర్జీ మనకు లభిస్తుంది w12Li2 కాబట్టి పై సమీకరణం ఇండక్టర్ యొక్క మాగ్నెటిక్ ఫీల్డ్ లో నిల్వ చేసిన మొత్తం ఎనర్జీ ని సూచిస్తుంది కాబట్టి కెపాసిటర్ లో మనం చూసిన దానికి ఇది వ్యతిరేకం కెపాసిటర్ ఎనర్జీ ఎలెక్ట్రిక్ ఫీల్డ్ లో నిల్వ చేయబడుతుంది కానీ ఇండక్టర్ మాగ్నెటిక్ ఫీల్డ్ లో ఎనర్జీ ని నిల్వ చేస్తుంది ఇప్పుడు ఇండక్టర్ అంతటా వోల్టేజ్ సున్నా అంటే ఇండక్టర్ ద్వారా వెళ్ళే కరెంట్ కాంస్టెంట్ గా ఉంటుంది ఇందువలన vLdidt V విలువ సున్నా అంటే ఛేంజ్ ఆఫ్ కరెంట్ రేటు సున్నా కాబట్టి ఇండక్టర్ అంతటా వోల్టేజ్ విలువ సున్నా అవుతుంది అలాంటప్పుడు ఇండక్టర్ DC కి షార్ట్ సర్క్యూట్ లాగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ ఇండక్టర్ యొక్క ముఖ్యమైన లక్షణం ఏమిటంటే ఆ నిర్దిష్ట ఎలిమెంట్ ద్వారా కరెంట్ ప్రవాహాన్ని మార్చడాన్ని ఇది వ్యతిరేకిస్తుంది కాబట్టి ఇండక్టర్ ద్వారా కరెంట్ ఆకస్మికంగా మారదని మీరు చెప్పగలరని దీని అర్థం అందువల్ల ఐడియల్ ఇండక్టర్ ఐడియల్ కెపాసిటర్ లాగా ఎనర్జీ ని విడుదల చేయదు మరియు ఇది ఎనర్జీని నిల్వ చేస్తుంది తర్వాత కాలంలో దీనిని తిరిగి పొందవచ్చు కాబట్టి ఇప్పుడు 1 ఉదాహరణ తీసుకుందాం ఒకవేళ 0 1 H ఇండక్టర్ ద్వారా కరెంట్ ఉందని అనుకుందాం it10te 5t A మనము ఆ ఇండక్టర్ లో వోల్టేజ్ ను కనుగొనాలి కాబట్టి మనము ఏమి చేస్తాము మనము ఆ సూత్రాన్ని ఉపయోగిస్తాము vLdidt and L0 1 H ఆ తర్వాత మనము డీఫెరెన్షియేట్ చేస్తే ddt10te 5t10e 5tte 5t కాబట్టి చివరగా మీకు వోల్టేజ్ విలువ v0 1ddt10te 5te 5tt 5e 5t e 5tV ఇప్పుడు ఇండక్టర్ లో నిల్వ చేసిన ఎనర్జీ విలువను కనుగొనమని అడిగితే మీరు సూత్రాన్ని వాడండి w12Li2120 1100t2e 10t5t2e 10tJ కాబట్టి ఈ రోజు మన ఎలక్ట్రికల్ సర్క్యూట్ యొక్క 3 ప్రాథమిక ఎలిమెంట్ ల ను చూశాము అవి రెసిస్టర్ ఇండక్టర్ మరియు కెపాసిటర్ కాబట్టి ఈ 3 ఎలిమెంట్ ల యొక్క లక్షణాలను మరియు ఓమ్స్ లా Ohms law ఏమిటో కూడా చూశాము కాబట్టి తదుపరి ఉపన్యాసంలో సర్క్యూట్ను అనాలిసిస్ చేయడం లో మీరు ఈ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకుంటారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము కాబట్టి చాలా ధన్యవాదాలు